కాబట్టి గత వీడియోలో మనము హైపర్బోలిక్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల యొక్క రెండు ఉదాహరణలను చూశాము వాటిలో మొదటగా మనము వాటిని కనానికల్ రూపంలోకి తగ్గిస్తాము మరియు మరొకటి ఏమిటంటే మీరు కనానికల్ రూపంలోకి తగ్గించవచ్చు కానీ మీరు దాన్ని పరిష్కరించలేరు మరొక ఉదాహరణగా ఇప్పటికే కనానికల్ రూపంలో ఉన్న వేవ్ ఈక్వేషన్ ఒక కనానికల్ రూపాన్ని మీరు మరొక కనానికల్ రూపంలోకి తగ్గించడం ద్వారా ఆ సమీకరణం యొక్క పరిష్కారాన్ని పొందవచ్చు దానిని మరొక కనానికల్ రూపంలోకి తగ్గించడం అనగా మరొక హైపర్బోలిక్ కనానికల్ రూపంలోకి తగ్గించడం ద్వారా మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని పూర్తిగా పరిష్కరించగలము సరేనా మనము ఆ ఉదాహరణకి ఇచ్చిన ఆ సమీకరణం యొక్క జనరల్ సొల్యూషన్ ని మనము కనుగొనగలము ఆ రెండు ఉదాహరణలలో మీరు జనరల్ సొల్యూషన్ ను కనుగొనలేరు మరొక ఉదాహరణలో మీరు కనానికల్ రూపంలోకి తగ్గించి సాధారణ పరిష్కారాన్ని కనుగొనవచ్చు కాబట్టి ఈ వీడియోలో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలిప్టిక్ గా ఉన్నప్పుడు మరియు పారాబొలిక్ కేసులలో మీరు ఎలా తగ్గిస్తారు అనే దానిని చూద్దాము వేరియబుల్ కోఎఫీషియంట్లతో కూడిన ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ల ఎలిప్టిక్ గా లేదా పారాబొలిక్గా ఉన్నప్పుడు ఎలా తగ్గించాలి అనేది చూడబోతున్నాము ఈ వీడియోలో దాని కనానికల్ రూపాన్ని ఎలా పొందాలో మనము నేర్చుకుందాము కాబట్టి ఈ ఉదాహరణను పరిశీలించండి ఉదాహరణ సంఖ్య మూడు ఇది పారాబొలిక్ కేస్తో ప్రారంబిద్దాము కాబట్టి పారాబొలిక్ కేస్ కాబట్టి x2uxx2xyuxyy2uyy0 ని కనానికల్ రూపంలోకి తగ్గించండి అనేది మన ప్రాబ్లమ్ కాబట్టి మీరు Ax2 B2xy cy2తో ప్రారంభించండి డిస్క్రిమినెంట్ B2 4AC4x2y2 4x2y20 అవుతుంది కాబట్టి సమతలంలో ప్రతి xyకి ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనునది 0 గా నిర్వచించబడింది సరేనా డిస్క్రిమినెంట్ అనునది 0 కాబట్టి సమీకరణం స్పష్టంగా పారాబొలిక్గా ఉంటుంది కొత్త వేరియబుల్స్ నుండి మాత్రమే వస్తున్నాయని మనం చూసిన పారాబొలిక్ కేసు ఒక వేరియబుల్ ξ లేదా η ను పొందండి కాబట్టి ξ ను మీరు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి పొందవచ్చు అంటే dydxB±B2 4AC2A2xy2x2yx మీరు ఒకే ODEని పొందుతారు కాబట్టి మీరు రెండూ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లు కూడా ఒకటి అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఈ dyydxx ను పరిష్కరించండి మీరు దీనిని పరిష్కరిస్తే మీరు log y log x log c1 ను పొందవచ్చు ఇందులో c1 అనునది ఆర్బిట్రరీ కాన్స్టాంట్ కాబట్టి మీకు yxc1 ఉంటుంది కనుక ఇది మీ ξ వేరియబుల్ ξyxc1 కాబట్టి మన η ఏమి అవుతుంది మీరు పారాబొలిక్ కేసులో ఒక వేరియబుల్ మాత్రమే పొందగలరు కాబట్టి η ను మీరు ఎంచుకోండి సరేనా నేను Jξ≠0 ని సరిపోల్చే విధంగా η ని ఎంచుకుంటాను నేను ఎలా ఎంచుకోవాలి నేను సరళమైన రూపాన్ని ఎంచుకుంటాను అంటే నేను y ను ఎంచుకుంటాను సరేనా నేను దీన్ని yగా ఎంచుకుంటే జాకోబియన్ అంటే ఏమిటి Jx y x y yx2 1x 0 1 ఇది మీ జాకోబియన్ అవుతుంది సరేనా కనుక ఇది కేవలం yx2≠0 అని స్పష్టంగా చెప్పవచ్చు అక్కడ అది సున్నా కానిది మీ డొమైన్ ఖచ్చితంగా చూస్తే ఇది y≠0 డొమైన్లో మాత్రమే సున్నా కాదు కాబట్టి మీరు డొమైన్ గా ఈ x యాక్సిస్ని పరిగణించాలి మీరు జాకోబియన్ నాన్ జీరోగా పరిగణించే ఎగువ సగం లేదా దిగువ సగం ప్లేన్ ను పరిగణించాలి మనము ఇంతకు ముందు చూసినట్లుగా ఇది ఒక డైమెన్షనల్ డొమైన్ మాత్రమే మీరు ఈ డొమైన్లో మరియు ఈ డొమైన్లోని సమీకరణాన్ని విడిగా పరిగణిస్తారు తద్వారా మీరు ఈ డొమైన్లో ఉన్నట్లుగా ఈ కుదించిన కనానికల్ ఈక్వేషన్ ఫామ్ను విడిగా పొందవచ్చు మరియు ఈ డొమైన్లో చివరకు దాని కొనసాగింపును తీసుకోవడం ద్వారా ఇక్కడ చెల్లుబాటు అవుతుంది కాబట్టి దీనితో జాకోబియన్ నాన్ జీరో కాబట్టి ఈ కొత్త వేరియబుల్స్ ξyx y గా తీసుకోండి కాబట్టి మనకు కావలసిందల్లా uxxమరియు uyyమరియు uxy కాబట్టి ఇక్కడ చిన్న లెక్కలు చేయండి కాబట్టి మీరు ux తో మొదలు పెడతారు uxuxux yx2u ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు దీన్ని మాత్రమే సరి చేస్తారు కాబట్టి మన yx ఏమిటి yx2222 yx22 కాబట్టి ux2u అది మన ∂x అంటే ∂x 2 ని ఇస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు uxx uxx 2 2u అని వ్రాయవచ్చు ఇప్పుడు మీరు uxxఫంక్షన్ల ఉత్పత్తికి సంబంధించి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీరు uxx22u22u2uξξ ను పొందుతారు సరేనా ఇప్పుడు మనకు uy uxy కావాలి కాబట్టి uy అంటే ఏమిటి అని మనం లెక్కిస్తే అది uyuyuyu1xuuu అని చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు uxy ని లెక్కించవచ్చు అంటే uxy∂xuy 2uu మీరు ఈ ఫంక్షన్ల ఉత్పత్తిని డిఫరెన్షియేట్ చేస్తున్నారు అంటే uxy∂xuy 2uuξξu కాబట్టి ఇది మన uxy కాబట్టి మీకు uyy కూడా అవసరం ఉంటుంది అనగా uyy∂yuy∂ηuu మీరు ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే uyy1uuξξu 2uuuηη ని పొందుతారు కాబట్టి ఇది నా uyy సరేనా కాబట్టి దీని నుండి మీరు ఈ ని లోపలికి తీసుకుంటే uyy2u22uξξu 2uuuηη అని చూడవచ్చు కాబట్టి మీకు ఏమి మిగిలి ఉంది అంటే ఇక్కడ ఇది రద్దు చేయబడిందని మీరు గమనించవచ్చు కాబట్టి చివరకు మీ uyy22uξξ2ξuuηη ని పొందవచ్చు మీకు అవసరమైన ప్రతిదాన్ని మీరు పొందారు కాబట్టి uxx ని కనుక్కుందాం కాబట్టి ఇప్పుడు మీ సమీకరణం కాస్తా x2uxx2xyuxyy2uyy0 గా అవుతుంది తద్వారా ఏమి జరుగుతుంది అంటే 22232u42uξξ 2222u32uξξ2u222uξξ2ξuuηη0

కాబట్టి చివరగా మీరు రెండు టర్మ్ లను కనుగొన్నారు చివరి టర్మ్ మినహా అన్నీ పోయాయి కాబట్టి మీకు 2uηη0 ఉంది η≠0 కాబట్టి మనము ని జాకోబియన్ కి అనుగుణంగా ఎంచుకున్నాము ఇక్కడ η0 అయితే జాకోబియన్ సున్నా అవుతుంది సరేనా కాబట్టి మీరు సున్నా కాని 2≠0 ని ఎంచుకున్నారు అది uηη0 ని సూచిస్తుంది కాబట్టి ఇది మీ కనానికల్ రూపం ఇచ్చిన సమీకరణం ఇచ్చిన పారాబొలిక్ PDE కోసం లీనియర్ PDE ల వేరియబుల్ కోఎఫీషియంట్లతో కూడిన కనానికల్ రూపం ఇప్పుడు నేను దీన్ని సులభంగా మిళితం చేయగలను కాబట్టి ఈ uC1 వ్యక్తీకరణను మీరు కి అనుగుణంగా డిఫరెన్షియేట్ చేసి మీరు దీన్ని తిరిగి మళ్లీ ఇంటిగ్రేట్ చేయగా చివరకు uξηC1C2 లభిస్తుంది కాబట్టి ఇది పాత వేరియబుల్స్ లో ఉన్న uηη0 యొక్క జనరల్ సొల్యూషన్ తద్వారా మీరు పొందే జనరల్ సొల్యూషన్ ఏమిటంటే uxyyC1yxC2yx C1 C2 అనేవి ఆర్బిట్రరీ ఫంక్షన్లు కాబట్టి జనరల్ సొల్యూషన్ కాస్తా ఇచ్చిన PDE యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది కాబట్టి మీరు హైపర్బోలిక్ పారాబొలిక్ లేదా ఎలిప్టిక్ అయినా కూడా మీరు తగ్గించగల కొన్ని సమీకరణాలను ఈ విధంగా పరిష్కరించవచ్చు కాబట్టి మనము కనానికల్ రూపంలోకి తగ్గించవచ్చు మరియు అదృష్టవశాత్తూ ఇక్కడ మనం ఈ సమీకరణాన్ని పరిష్కరించవచ్చు ఇప్పుడు మనము ఎలిప్టిక్ కేస్ యొక్క చివరి ఉదాహరణను పరిశీలిస్తాము మనము దానిని కుదించాలని భావిస్తున్నాము ఈ uxxx2uyy0 సమీకరణాన్ని తగ్గించండి కనానికల్ రూపంలోకి తగ్గించండి ఇక్కడ మళ్లీ మామూలుగా A1 B0 Cx2 కాబట్టి మీరు B2 4AC0 4 x2 4x2 అని చూస్తారు ఇక్కడ ప్రతి x≠0కి అంటే x≠0 అయినప్పుడు ఇది ఎల్లప్పుడూ నెగెటివ్ గా ఉంటుంది అని చూస్తారు కాబట్టి డొమైన్ x0 అంటే y యాక్సిస్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని తీసివేస్తారు కాబట్టి మీ డొమైన్ ఇది లేదా ఇది అవుతుంది కాబట్టి మీరు వాటిని వేరు చేసి మీరు దీనితో పని చేస్తారు ఈ డొమైన్లలో ప్రతి ఒక్కటి మీకు లభించేది ఏమిటంటే ఈ డొమైన్లలో మీ సమీకరణం సరేనా కనానికల్ ఫామ్ లో అదే వేరియబుల్స్తో ఈ డొమైన్లలో ఏర్పడుతుంది కాబట్టి మీరు దీన్ని ఎలా చేయగలరు కాబట్టి ఇది నెగెటివ్ గా ఉన్నందున ఏమి జరుగుతుంది కాబట్టి సమీకరణం ఎలిప్టిక్ సమీకరణం అంటే ఇచ్చిన సమీకరణం ఎలిప్టిక్ గా ఉంటుంది అప్పుడు x0 మీరు పరిగణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక డైమెన్షనల్ లైన్ ఇది x0 y అక్షం అవుతుంది సరేనా కాబట్టి ఇక్కడ కొత్త వేరియబుల్స్ కోసం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లు dydxBB2 4AC2Ai2x2ix మరియు మరొకటి dydxB B2 4AC2A ix| అవుతాయి కాబట్టి మీరు దీన్ని చేస్తే మీకు y ix22C1 లేదా మీరు ఈ రెండింటిని అక్కడకు తీసుకెళ్లండి కాబట్టి మీరు 2y ix2C1 ని పొందుతారు అదేవిధంగా 2yix2C2మీరు ఎలా పొందుతారు మీరు దీనిని పరిష్కరిస్తే ఈ ODEలలో ప్రతిదానికి ఈ రెండు జనరల్ సొల్యూషన్ లు లభిస్తాయి ఇప్పుడు ఇవి ఈ ఇమాజినరీ సంఖ్యలలో ఉన్నందున ఎలా పరిష్కరించాలో మనకు తెలుసు దీన్ని ఎలా ఎంచుకోవాలో మనకు తెలుసు ఈ ξ మరియు η లని కాంప్లెక్స్ కాంజుగేట్ లుగా తీసుకుంటాము మీరు ఈ ξ2y ix2 η2yix2 ని తీసుకుంటే ఇంకా మీరు ఇలా చేస్తే ఈ ξ మరియు η వేరియబుల్స్తో మీరు హైపర్బోలిక్ కేస్ u లోయర్ ఆర్డర్ టర్మ్స్0 ను జోడించారు అయితే ξ మరియు η లు రెండూ x మరియు y ల కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్లు కాబట్టి మీరు కనానికల్ ఫామ్ లలో ఒకదాన్ని అలా పొందుతారు కాబట్టి మీరు ఎల్లప్పుడూ రియల్ వాల్యూడ్ వేరియబుల్స్ ని ఎంచుకుంటారు కాబట్టి మనం చేసేది αRe2y సరేనా ఆపై β Imx2 మీరు ఎంచుకోగలిగేది ఏదైనా సరే కాబట్టి దానిలో యొక్క ఇమాజినరీ భాగం x2 అవుతుంది కాబట్టి మనకు x2 వద్దు కాబట్టి మీరు ηని చూడగలరు కాబట్టి రెండూ ఉన్నాయి కాబట్టి మీరు వీటిలో దేనితోనైనా పని చేయవచ్చు ఈ రెండూ లినియర్లీ ఇండిపెండెంట్ ఫంక్షన్లు గా ఉంటే దీని జాకోబియన్ నాన్ జీరో అవుతుంది మరియు రియల్ పార్ట్ మరియు ఇమాజినరీ పార్ట్ లు రెండూ ఈ αβ ల యొక్క కొన్ని స్థిరాంకాలతో కూడిన సరళ స్వతంత్ర ఫంక్షన్ల మొత్తం ξ మరియు ξ అవుతుంది ఇది మీకు αβ లను ఇస్తుంది కాబట్టి ఈ కొత్త వేరియబుల్స్తో మీరు ux uxx మరియు uyy లని పొందాలి uxతో ప్రారంభించగా uxuxuxu 0u2x2u అంటే మన ∂x2∂β ఈ విధంగా మీరు ఆపరేటర్ని పొందాలి ఇది మనకు uxx∂xux∂x2∂β2u ఇస్తుంది ఎందుకంటే ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని 412uuββగా పరిగణించవచ్చు ఇది కాస్తా uxx2u4βuββ గా అవుతుంది అది నా uxx అయితే uy ఏమిటి uyuyuyu 2u 02u కాబట్టి మీకు uyy2∂α2u4uαα ఉంది సరేనా కాబట్టి మీరు ఇప్పుడు దీన్ని కలిపితే మీకు తెలిసినవి ఇవి మాత్రమే అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు uxxx2uyy0 అనే సమీకరణం అవుతుంది ఆ తర్వాత ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు 2u4βuβββ4uαα0 ఇక్కడ మీరు మొదటి రెండింటిని విభజించవచ్చు కాబట్టి మీరు చివరకు uααuββ u2 ని పొందుతారు కాబట్టి ఇది మీ కనానికల్ రూపం కాబట్టి ఇది కావలసిన కనానికల్ రూపం కనుక ఇది లాప్లస్ సమీకరణం వలె కనిపిస్తుంది కానీ ఇది ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్లను కలిగి ఉంటుంది అందుకే మనం పరిష్కరించలేము సరేనా ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ టర్మ్స్ ప్రమేయం లేకపోయినా మీరు దీనిని పరిష్కరించలేరు ఎందుకంటే ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక ఇది సాధ్యపడదు ఎందుకంటే దీన్ని ఎలా పరిష్కరించాలో మీకు ఏ పద్ధతి తెలియదు ఎలిప్టిక్ సందర్భంలో మీరు ఏమి చేసినా సరే చివరకు లాప్లస్ సమీకరణానికి అంటే uξξuηη0 కి మాత్రమే తగ్గించవచ్చు లేదా uααఏదైనా కొత్త వేరియబుల్స్ ξ మరియు η లేదా లలోకి మార్చినా చివరకి ఈ సమీకరణం కాస్తా uααuββలోయర్ ఆర్డర్ టర్మ్స్ 0 గా మారడాన్ని చూడవచ్చు లోయర్ ఆర్డర్ టర్మ్స్ లేకపోయినా మీరు ఈ uααuββ0 ని పరిష్కరించలేరు ఎందుకంటే మీకు ఏ పద్ధతి తెలియదు దాన్ని పరిష్కరించే పద్ధతి లేదు ఈ లాప్లస్ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో తర్వాత పద్ధతులను చూస్తారు కాబట్టి మనం కాంస్టాంట్ లేదా వేరియబుల్ కోఎఫీషియంట్స్తో సెకండ్ ఆర్డర్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ను కనానికల్ ఫామ్ లుగా ఎలా తగ్గించగలము అంటే వాటిలో కొన్నింటిని కనానికల్ రూపంలోకి తగ్గించిన తర్వాత జనరల్ సొల్యూషన్ ని పొందడానికి పూర్తిగా పరిష్కరించవచ్చు కొన్ని కేవలం తగ్గిన రూపంలో మాత్రమే ఉంటాయి సరేనా వాటిని కనానికల్ ఫామ్లు అంటారు ఈ విధంగా మీరు తగ్గిస్తారు మనము మన వేవ్ ఈక్వేషన్తో పని చేస్తున్నప్పుడు మనము వీటిని చూశాము కాబట్టి మనము వేవ్ ఈక్వేషన్ లను పరిష్కరించబోతున్నాము ఈ వేవ్ ఈక్వేషన్ సమస్యలను మరియు t0 పూర్తి డొమైన్లో వేవ్ ఈక్వేషన్ గా నిర్వచించబోతున్నాము మరియు ప్రత్యేక డొమైన్ x పూర్తి వాస్తవ రేఖకు చెందిన ఒక డైమెన్షనల్ వేవ్ ఈక్వేషన్కు చెందినది గా పరిగణించబోతున్నాము మనం ఇంతకు ముందే కనానికల్ రూపాన్ని చూసాము మరియు జనరల్ సొల్యూషన్ ని పొందబోతున్నాము మనము ఈ వేవ్ ఈక్వేషన్ మరియు దాని పరిష్కారాలతో పని చేసినప్పుడు మనము వాటిని ఉపయోగించుకుంటాము కాబట్టి మనము తదుపరి వీడియోలో దాని గురించి మరింత చర్చిస్తాము చాలా ధన్యవాదాలు